హలో మరియు మాట్ లాబ్ ప్రోగ్రామింగ్ ఫర్ న్యూమరికల్ కంప్యుటేషన్ కి స్వాగతం మనము మాడ్యూల్ 5 లో ఉన్నాము నాన్ లీనియర్ ఆల్జీబ్రాఇక్ ఈక్వేషన్స్ పరిష్కరించడాన్ని కవర్ చేస్తున్నాము ఈ లెక్చర్ లో ఈ లెక్చర్ 5 5 లో మనము ప్రాథమికంగా మాట్ లాబ్ ఫంక్షన్ fsolve ఎఫ్ సాల్వ్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటున్నాము ముందుగా మనము వేరొక మాట్ ల్యాబ్ ఫంక్షన్ fzero ఎఫ్ జీరో ఉపయోగించాము fzero సింగిల్ వేరియబుల్ లో ఈక్వేషన్ పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది మరోవైపు fsolve మల్టిపుల్ నాన్ లీనియర్ ఈక్వేషన్స్ ని ఒకేసారి పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది ముందుగా మనము ఈరోజు లెక్చర్ లోని విషయానికి వెళ్లేముందు మాడ్యూల్ 5 లో ఇప్పటిదాకా ఏమి చేశామో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం మనము ఏమి చేసాము మనము ఒక ఉదాహరణ f 2 xln 0 తీసుకుంటే మరియు ఇది ఇది సింగిల్ వేరియబుల్ ఈక్వేషన్ x విలువ కనుగొనడానికి పరిష్కరించాము అది సొల్యూషన్ ఇచ్చింది మొదటి లెక్చర్ లో బైసెక్షన్ పద్ధతి ను కవర్ చేసాము ఈక్వేషన్ పరిష్కరించి పొందడానికి మన సొంత కోడ్ వ్రాసాము రెండో లెక్చర్ లో మాట్లాబ్ ఫంక్షన్ fzero ఎలా ఉపయోగించాలో మనముచూసాము తరువాత రెండు లెక్చర్ల లో ఫిక్స్డ్ పాయింట్ ఇటిరేషన్ మరియు న్యూటన్ రాఫ్సన్ పద్ధతి కవరు చేసాము ఈ రెండూ కూడా మల్టిపుల్ వేరియబుల్స్ కి విస్తరించవచ్చు ఏమైనా నా మూడు మరియు నాలుగు లెక్చర్ల లో ఒకే ఉదాహరణ 2 xln తో ఫిక్సిడ్ పాయింట్ ఇటిరేషన్ మరియు న్యూటన్ రాఫ్సన్ పద్ధతి కవర్ చేసాము ఈ ఉదాహరణ తో వివరించి న్యూమరికల్ పద్ధతుల యొక్క కొన్ని ధర్మాలను ఈ నాలుగు లెక్చర్ల లో కవర్ చేసాము తరువాత ఏమి వస్తుంది ఈ క్రిందివి ఈ లెక్చర్ లో మనము చూడబోతున్నాం ముందుగా మనము MATLAB ఫంక్షన్ fsolve ని ఎలా ఉపయోగించాలి మనము fsolve ను ఉపయోగించబోతున్నాము సమీకరణాన్ని పరిష్కరించడానికి అది 2 xln 0 తర్వాతి లెక్చర్ లో n సమీకరణాలు మరియు n తెలియనివి మనము పరిష్కరించడానికి మల్టీవియారిట్ న్యూటన్ రాఫ్సన్ పద్ధతిని చూడబోతున్నాము కాబట్టి నేటి లెక్చర్ యొక్క కంటెంట్తో ప్రారంభిద్దాం ఒకే సమీకరణాన్ని పరిష్కరించడానికి మనము మాట్లాబ్ ఫంక్షన్ fsolve ని ఉపయోగించబోతున్నాము సింగిల్ వేరియబుల్ లో 2 xln ఆ తర్వాత మనము దానిని బహుళ వేరియబుల్ ఉదాహరణకి విస్తరించబోతున్నాము సరే కాబట్టి fsolve ఫంక్షన్ ఎలా ఉపయోగించాలి ఫంక్షన్ fsolve యొక్క సిన్టాక్స్ ఫంక్షన్ fzero కు చాలా దగ్గర పోలిక ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మన వేరియబుల్ x వెక్టర్ అవుతుంది మనము ఇంతకుముందు చర్చించినట్లుగా x కాలమ్ వెక్టర్ అవుతుంది కనుక దీనికి n వరుసలు మరియు ఒకే కాలమ్ ఉన్నాయి కాబట్టి ఇది n1 వెక్టార్ దీనికి పరిష్కారం xSol అవుతుంది సరే మరియు అది కూడా n 1 వెక్టర్ మరియు ఫంక్షన్ అవుతుంది funName అనేది వెక్టర్ ఫంక్షన్ f విలువ ను వెక్టర్ x యొక్క ఫంక్షన్గా లెక్కించే ఫంక్షన్ ఫైల్ మరలా n తెలియని వాటి కోసం n సమీకరణాలను పరిష్కరించడానికి మనకు ఆసక్తి ఉంది f తిరిగి రాబోతోంది లేదా ఫంక్షన్ fun Name n విలువలను తిరిగి ఇవ్వబోతోంది మరియు అది కాలమ్ వెక్టర్ గా తిరిగి ఇవ్వబడుతుంది మరియు మనము ప్రారంభ అంచనాను అందించాలి మరియు ప్రారంభ అంచనా వేరియబుల్స్ సంఖ్యకు సమానమైన పరిమాణంలో ఉండాలి fzero లా కాకుండా మనము పరిష్కారాని కి ప్రారంభ అంచనాలను బ్రాకెట్ లో అందించాల్సిన అవసరం లేదు మనము ప్రాథమిక అంచనా మాత్రమే అందించాలి మనము ఉత్తమ అంచనా ఇస్తున్నాము అని భావిస్తున్నాము మనము పరిష్కారం కోసం ఆశిస్తున్నాము కాబట్టి ఒక ఉదాహరణ చూద్దాం నాన్ లీనియర్ సమీకరణం 2 xln0 ని పరిష్కరించడానికి మనము fsolve ని ఉపయోగిస్తాము మనము మాట్లాబ్కి వెళ్దాం మరియు మనం ఇప్పటికే సృష్టించిన ఫంక్షన్ను చూద్దాం మనము ఇప్పటికే fun4bisec అనే ఫంక్షన్ను సృష్టించాము సరే ఇక్కడ ఫంక్షన్ విలువ ఇది ఫంక్షన్ విలువను లెక్కించింది 2 xln సరే మరియు మనము అలా పరిష్కరించాలనుకుంటున్నాము నేను ఇక్కడ చెప్పినట్లు మన funName అనేది f అని లెక్కించే ఫంక్షన్ fsolve అనేది మనం f 0 ను పరిష్కరించే మాట్ లాబ్ ఫంక్షన్ దీనికి ఏదో ఒక ఫంక్షన్ అవసరం దాని కోసం లెక్కించే ఫంక్షన్ f సరే మరియు మనము ఇక్కడ అందించబోతున్నాం మరియు మనము ఆ ఫంక్షన్ను సవరించడానికి వెళ్ళడం లేదు మరియు ఇక్కడ చూపిన విధంగా మనం సిన్టాక్స్ ఉపయోగించబోతున్నాము fxSolలేదా పరిష్కారం లేదా fsolve సరే x అది వేరియబుల్ మనము పరిష్కరించాలనుకుంటున్నాము ఫంక్షన్ పేరు 4bisec fsolve x space fun4bisec బ్రాకెట్లలో x ఆ విధంగానే మనము ఈ ప్రత్యేకమైన ఫంక్షన్ను పిలుస్తాము మరియు దానిని fsolve లోకి పంపుతాము మరియు మనకు ప్రారంభ అంచనా అవసరం కాబట్టి ఈ సందర్భంలో ప్రారంభ అంచనా చెప్పండి ప్రారంభ అంచనాను 1 అని తీసుకుందాం మరియు ఎంటర్ నొక్కండి మనము ప్రారంభ అంచనా ఇచ్చినప్పుడు x 1 సరే మనము ఒక సమస్యలోకి దిగాము కారణం ఏమిటి అంటే మనకు ఈ సమస్య ఉంది ఈ ప్రత్యేక ఫంక్షన్ చూద్దాం ఇప్పుడు ఈ ఫంక్షన్ కి మాక్సిమా వద్ద x 1 కాబట్టి ఉదాహరణకు మునుపటి లెక్చర్ లో మనము చూసినట్లుగా మీరు దీనిని వేరు చేస్తే మనము దీనిని పొందుతాము 11 బై x సరే 11 బై x వద్ద x 1 0 కి సమానంగా ఉంటుంది అంటే నిర్దిష్ట వ్యక్తి మాగ్జిమా లేదా మినిమా సరే కాబట్టి ఇప్పుడు ఉంటే మనము తీసుకుంటే d స్క్వేర్ 1 బై x స్క్వేర్ అవుతుంది ఇది x 1 వద్ద నెగెటివ్ విలువ అంటే ఇది మాగ్జిమా అని అర్థం కాబట్టి ఈ ఫంక్షన్ మనము ఇంతకు ముందు చూసినట్లుగా 1 విలువ వద్ద మాగ్జిమా ద్వారా వెళుతుంది కాబట్టి fzero లా కాకుండా మనము పరిష్కారాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది ప్రారంభ అంచనా ఇస్తుంది ఇక్కడ పరిష్కారం బ్రాకెట్లు మనము ప్రారంభ అంచనా యొక్క సహేతుకమైన విలువను అందించాలి ప్రారంభ అంచనా యొక్క విలువను అందించడంలో సమస్య 1 కి సమానం న్యూటన్ రాఫ్సన్ వంటి పద్ధతి లేదా fsolve నెమ్మదిగా లెక్కించినందున x1 వద్ద కొనసాగలేరు 0 కి సమానం సరే కాబట్టి ఇది సమస్యలలో ఒకటి fsolve మరియు న్యూటన్ రాఫ్సన్ పద్ధతి రెండూ ఎదుర్కొంటాయి మీరు స్థానిక మినిమా లేదా స్థానిక మాగ్జిమా అని ప్రారంభ అంచనాతో ప్రారంభించలేరు మనం తరువాత చూడబోయేది మనము ప్రారంభ అంచనాతో ప్రారంభిస్తే ఇది గరిష్టంగా ఎడమ వైపున ఉంటుంది మనము మొదటి పరిష్కారాన్ని చేరుకోబోతున్నాము మనము మాగ్జిమా యొక్క కుడి వైపున ఉన్న ప్రారంభ అంచనాతో ప్రారంభిస్తే మనము రెండవ పరిష్కారాన్ని చేరుకోబోతున్నాము కాబట్టి ఎడమవైపు ఒక ప్రారంభ అంచనాను తీసుకుందాం మరియు ఉదాహరణకు ఆ ప్రారంభ అంచనా 0 5 సరే మరియు దీనిని పరిష్కరించుకుందాం మనము దీనిని పరిష్కరించినప్పుడు MATLAB చెప్పిన ఫలితం మనకు లభిస్తుంది సమీకరణం పరిష్కరించబడుతుంది మరియు పరిష్కారం xSol 0 గుర్తుకు తెచ్చుకోండి అది పరిష్కారం అని మునుపటి లెక్చర్ లో మనము పొందిన ఎడమ పరిష్కారం సరే ఇప్పుడు x 2 యొక్క ప్రారంభ అంచనా వేద్దాం మరియు ఏమి జరుగుతుందో చూద్దాం మనము x2 యొక్క ప్రారంభ అంచనా తీసుకున్నప్పుడు xSol 3 1462 అవుతుంది కాబట్టి మనము ఇప్పుడు రెండవ పరిష్కారానికి వచ్చాము చివరగా ప్రారంభ అంచనాల మూడవ సెట్ రెండవ పరిష్కారం యొక్క కుడి వైపున ఉంటుంది కాబట్టి ఆ విలువను 5 తీసుకుందాం మరియు fsol కన్వర్జ్ అవుతుందో లేదో చూడండి మనము పద్ధతి తీసుకున్నప్పుడు 5 మళ్ళీ క్షమించండి మనము ప్రారంభ అంచనాను మళ్ళీ 5 గా తీసుకుంటాము సమీకరణం పరిష్కరించబడిందని మరియు చేరుకున్న పరిష్కారం రెండవ పరిష్కారం అని మనము ఫలితాన్ని పొందుతాము అది 3 1462 సరే కాబట్టి దానితో మనం మొదటి ఉదాహరణ చివరికి వస్తాము ఇది ఒకే వేరియబుల్ ఉదాహరణ సరే సింగిల్ వేరియబుల్ ఉదాహరణ దానితో మనము fsolve లో ఉపయోగించాము మనము దానిని చూశాము మనము అదే సబ్ట్ రొటీన్ ను ఉపయోగించగలిగాము లేదా క్షమించండి ఖచ్చితమైన అదే ఫంక్షన్ f ను తిరిగి ఇవ్వడానికి మనము f0 లో ఉపయోగిస్తాము ఒకసారి నిర్దిష్ట ఫంక్షన్ fsolve లోకి పంపబడింది fsolve నాన్ లీనియర్ ఆల్జీబ్రాఇక్ సమీకరణాన్ని పరిష్కరించగలిగింది ప్రారంభ అంచనాల కోసం కానీ అది ఎల్లప్పుడూ ఆ సమీకరణాన్ని పరిష్కరించలేకపోయింది సరే కేసులలో ఒకటి ఈ సమీకరణాన్ని పరిష్కరించలేకపోయినప్పుడు మనము ప్రారంభించినట్లయితే లేదా మనం చూసినట్లుగా స్థానిక మినిమా లేదా స్థానిక మాగ్జిమాకు దగ్గరగా ప్రారంభిస్తే మనము x0 1 తో ప్రారంభించినప్పుడు సరే తరువాత మనము మల్టీవియరబుల్ ఉదాహరణలను సరే కవర్ చేయబోతున్నాము నేను కవర్ చేయబోయే ఉదాహరణ 3 డైమెన్షనల్ సిస్టమ్ కాబట్టి మన పరిష్కారం వేరియబుల్ x ను f లో కలిగి ఉన్నాము మాన x3 డైమెన్షనల్ వేరియబుల్ కానుంది మరియు f 3 డైమెన్షనల్ వెక్టర్ విలువైన ఫంక్షన్ అవుతుంది దీని కోసం మనము వెళ్తున్నాము లోరెంజ్ వ్యవస్థ గా పిలువబడే ఉదాహరణను తీసుకోవటానికి లోరెంజ్ వ్యవస్థ గందరగోళాన్ని ప్రదర్శించిన మొదటి ఉదాహరణ మరియు ఇది చాలా ఆసక్తికరమైన ఉదాహరణ ప్రజలు నేర్చుకోవటానికి మరియు మీరు చూడాలనుకుంటే లేదా దాని గురించి కొంత ఆలోచన పొందడానికి ప్రయత్నించండి లోరెంజ్ సమీకరణం ఏమిటి మీరు ఇక్కడ ఈ వికీపీడియా కథనానికి వెళ్ళవచ్చు మరియు ఇది లోరెంజ్ సమీకరణం గురించి చాలా చక్కని వర్ణనను కలిగి ఉంది కదా మీరు ఇక్కడ ఈ వికీపీడియా కథనానికి వెళ్ళవచ్చు మనము ఈ సమీకరణాలను పొందబోతున్నాము x - y 0 2x - xz - y 0 xy - 3z 0 కాబట్టి మాట్ లాబ్ ఉపయోగించి దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం లోరెంజ్ సిస్టమ్ సరే నేను క్రొత్త ఫైల్ ఫంక్షన్ను సృష్టిస్తాను fval lorenzSystem X సరే కాబట్టి మనము ఉపయోగించాము కాపిటల్ X ఇక్కడ ఇన్లెట్ ఇన్పుట్ వేరియబుల్ గా ఉంటుంది మనము నిర్వచించాలి మూడు వేరియబుల్స్ నిర్వచించండి xx1 yx2 zx3 f ను నిర్వచించండి కాబట్టి fval 1 1 సమానం fval 2 1 సమానం fval 31 మళ్ళీ సమానం మనము ఇంతకుముందు చాలాసార్లు చెప్పాము మనము దానిని నిర్ధారించడానికి ఆసక్తి కలిగి ఉన్నాము fval కాలమ్ వెక్టర్ కానుంది అంటే n వరుసల సంఖ్య మరియు ఒకే కాలమ్ సరే కాబట్టి మనకు మొదటి సమీకరణంగా x y ఉంది 2x xz y 2 x x z y అది రెండవది f మరియు మూడవది xy 3z is at x y 3 z సరే దీన్ని సేవ్ చేద్దాం సరే మరియు మన కమాండ్ ప్రాంప్ట్ వద్దకు వెళ్దాము సరే కాబట్టి ఇప్పుడు మనకు ప్రారంభ అంచనా అవసరం కాబట్టి ప్రారంభ అంచనాను 1 1 1 సరే అని తీసుకుందాం మరియు మనము ఉపయోగిస్తాము xsol fsolveX లోరెంజ్ సిస్టం x x ప్రారంభ అంచనా కాదు అని చెప్పండి మరియు అది మాకు xsol లో పరిష్కారం ఇవ్వాలి ఎంటర్ నొక్కండి సమీకరణం పరిష్కరించబడింది సరే మరియు పరిష్కారం 1 7321 1 7321 మరియు 1 మీరు ఈ సమీకరణాలను తీసుకొని వీటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తే మీరు లోరెంజ్ సమీకరణం లేదా లోరెంజ్ వ్యవస్థకు 3 పరిష్కారాలు ఉన్నాయి 1 పరిష్కారం రూట్ 3 రూట్ 3 1 మరొక పరిష్కారం రూట్ 3 రూట్ 31 మరియు మూడవ పరిష్కారం 000 లేదా మూలం సరే కాబట్టి ప్రయత్నిద్దాం ఇతర పరిష్కారం కూడా పొందడానికి x0 అని చెప్పడానికి బదులుగా 111 X0 1 1 1 అని చెప్పండి మరియు ఇప్పుడు xsol ను కనుగొనడానికి ప్రయత్నిద్దాం మరియు మనము అలా చేసినప్పుడు మేము ఇతర పరిష్కారం పొందుతాము రూట్ 3 రూట్ 3 1 0 సరే కాబట్టి మరొక ప్రారంభ అంచనాను ప్రయత్నిద్దాం మరియు ఈ సందర్భంలో చెప్పండి ప్రారంభ అంచనా 1 1 0 అని చెప్పబడింది అది ప్రయత్నిద్దాం మరియు xsol మనము ప్రయత్నించినప్పుడు సరే మనము పరిష్కారం పొందుతాము ఇది సుమారు 0 కి సమానం గుర్తుంచుకోండి మనము సరిగ్గా 0 ను పొందలేము ఎందుకంటే మాకు ఆపే ప్రమాణాలు ఉన్నాయి మరియు fsol లో ఆపే ప్రమాణం x కోసం పరిమితి విలువ 10 6 సరే మరియు మీరు చేయగలిగినది హెల్ప్ చెయ్యండి optimoptions ఆప్టిమోఆప్షన్స్ అనే కమాండ్ ఉంది మరియు optimoptions మీరు ఆప్టిమైజేషన్ లక్షణాలను మార్చడానికి ఉపయోగించగల ఆదేశం ఈ సందర్భంలో మీరు ఇక్కడ చూపిన విధంగా fsolve ను పరిష్కరించడానికి ఆదేశాన్ని ఇవ్వాలి ఇక్కడ ఆప్షన్ వెక్టార్ నుండి వస్తుంది ఆప్షన్స్ ఈ ఆప్టమోఆప్షన్స్ నుండి వస్తుంది సరే కాబట్టి ఆప్టిమోఆప్షన్లను చూద్దాం fsolve అని చెప్పండి ఓకే మనము దీన్ని టైప్ చేసినప్పుడు సరే fsolve ఉపయోగించే డిఫాల్ట్ ఎంపికలు ఏమిటి డిఫాల్ట్ ఎంపిక ఫంక్షన్ పరిమితి F 0 10 6 అని చెప్పడానికి మనము పేర్కొన్నది మా సొల్యూషన్ వేరియబుల్ అయిన x పై పరిమితి కూడా 10 6 కాబట్టి మన పరిష్కారం 10 6 కన్నా తక్కువ ఉన్నంత కాలం నిజమైన పరిష్కారం నుండి వాయిదా వేస్తుంది మన పద్ధతి కన్వర్జ్ అవుతుంది ఈ సందర్భంలో నిజమైన పరిష్కారం 0 సరే మరియు పరిష్కారం ఉన్నప్పుడు ఇవ్వడం గా వస్తుంది 10 7 గుణించాలి అంటే మనము 0 కి దగ్గరగా ఉన్నాము వేరియబుల్ టాలరెన్స్ అంటే tolx విలువ సరే కాబట్టి దానితో మేము ఈ లెక్చర్ చివరికి వస్తాము ఈ లెక్చర్ లో మేము కవర్ చేసినవి 2 విషయాలు సింగిల్ వేరియబుల్ fsolve మరియు మల్టీవియరబుల్ fsolve మనము లోరెంజ్ సమీకరణాల ఉదాహరణ తీసుకున్నాము మల్టీవియరబుల్ fsolve కోసం సరే దానితో నేను ఈ లెక్చర్ చివరికి వస్తాను నేను మిమ్మల్ని తదుపరి ఉపన్యాసంలో చూస్తాను ధన్యవాదాలు